కెమికల్ ఇంజనీరింగ్ లో బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు క్యాలికులేషన్స్ పై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సు కుస్వాగతం రియాక్టివ్ సిస్టమ్ లో ఎనర్జీ బాలన్స్ ల గురించి మాడ్యూల్ ఎనిమిది లో చర్చిస్తున్నాము ఇప్పుడు ఈ మాడ్యూల్లో లెక్చర్ 8 2 లో హీట్ అఫ్ రియాక్షన్ తో ఎనర్జీ బాలన్స్ గురించి చర్చిస్తాము ఇది మునుపటి లెక్చర్ యొక్క కొనసాగింపు హీట్ అఫ్ ఫార్మేషన్ ఆధారంగా హీట్ అఫ్ రియాక్షన్ పై ఎనర్జీ బాలన్స్ యొక్క విభిన్న విషయాల గురించి మేము మీకు వివరించాము మరియు హీట్ అఫ్ ఫార్మేషన్ ఆధారంగా హీట్ అఫ్ రియాక్షన్ ని కూడా వివిధ ఉదాహరణలతో వివరించాము ఇప్పుడు ఈలెక్చర్ లో మేము హీట్ అఫ్ రియాక్షన్ తో ఎనర్జీ బాలన్స్ గురించి మరింత వివరిస్తాము మరియు ఈహీట్ అఫ్ రియాక్షన్ కొన్ని ఆపరేటింగ్ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది దానిపై ఉదాహరణలతో వివరిస్తాము స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని లెక్కించగల స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఏదైనా ఆపరేటింగ్ కండిషన్ లో హీట్ అఫ్ రియాక్షన్ ని లెక్కించడానికి చాలా అవసరం ఇప్పుడు ఆ స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ ఎంత ఇది బేసికల్ గా ఒక పర్టిక్యూలర్ రియాక్షన్ లో పాల్గొనే స్టాండర్డ్ ఫార్మేషన్ అఫ్ కాన్స్టిట్యూయెంట్స్ స్టాండర్డ్ కండిషన్ లో శక్తిని గ్రహించడం లేదా శక్తిని విడుదల చేయడం ద్వారా ఈ కాన్స్టిట్యూయెంట్స్ఎలా ఏర్పడతాయో తెలుసు కాబట్టి ఆ కాన్స్టిట్యూయెంట్స్ ఏర్పడటం ద్వారా విడుదలయ్యే లేదా శోషించబడిన ఎనర్జీ మొత్తాన్ని స్టాండర్డ్ కండిషన్ లో హీట్ అఫ్ ఫార్మేషన్ అంటారు ఇప్పుడు ఆ రియాక్షన్ ఆధారంగా హీట్ అఫ్ ఫార్మేషన్ ని లెక్కించవచ్చు ఆ రియాక్షన్ కారణంగా ఎoథాల్పీ చేంజ్ లేదా ఎనర్జీ చేంజ్ ఉందని మీకు తెలుసు మరియు ఇది ప్రయోగాత్మకంగా పొందవచ్చు మరియు ఆ ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా వాస్తవంగా పర్టిక్యూలర్ రియాక్షన్ లో పాల్గొనే ఇండివిడ్యుఅల్ కంపోనెంట్స్ యొక్క హీట్ అఫ్ ఫార్మేషన్ ని లెక్కించవచ్చు పర్టిక్యూలర్ కాన్స్టిట్యూయెంట్స్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ ని లెక్కించడానికి ఈక్వెషన్ని ఇప్పటికే వివరించాము ఇప్పుడు ఇది ఎంథాల్పీ చేంజ్ కనుక ఇది 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఏర్పడ్డ కాంపౌండ్ యొక్క ఒక మోల్ కు సంబంధించింది దాని ఎలిమెంటల్ కాన్స్టిట్యూయెంట్స్ నుండి 1 అట్మాస్పెర్ ఏర్పడటంతో సంబంధం కలిగి ఉంటుంది ఇప్పుడు నేచర్ లో కొన్ని కంపోనెంట్స్ ఆటోమెటికల్ గా సంభవిస్తాయనిమీకుతెలుస్తుంది లేదా నేచర్ లో ఎలిమెంటల్ ఫార్మ్స్ లేదా ఆక్సిజన్ నైట్రోజన్ హైడ్రోజన్ మొదలైన కొన్ని మాలిక్యూలర్ ఫార్మ్స్ సంభవిస్తాయని చెప్పగలరు అక్కడ కార్బన్ వంటి కొన్ని ఎలిమెంటల్ ఫార్మ్స్ కూడా ఉంటాయి ఆ సందర్భాలలో స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ సున్నాగా పరిగణించబడుతుంది అది మీరు తెలుసుకోవాలి ఈ కారణంగా ఆ ఎంథాల్పీ లో చేంజ్ ను పరిగణించండి మీకు తెలిసిన ఎలిమెంటల్ కాన్స్టిట్యూయెంట్స్ లేదా నేచర్ లో మాలిక్యూలర్ ఫార్మ్స్ యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ సున్నాగా పరిగణించబడుతుంది ఈ ఎలెమెంట్స్ ఆధారంగా రియాక్షన్ సమయంలో ఏర్పడే ఇతర కంపౌండ్స్ మరియు సహజంగా సంభవించే కంపౌండ్స్ మీకు తెలుసు దాని కోసం పర్టిక్యూలర్ ఆపరేటింగ్ కండిషన్ వద్ద హీట్ అఫ్ ఫార్మేషన్ ఏమిటో మీరు తెలుసుకోవాలి అలాగే స్టాండర్డ్ కండిషన్ లో మీరు పరిగణించవలసిన హీట్ అఫ్ ఫార్మేషన్ ఎంతనో మీకు తెలుస్తుంది హీట్ అఫ్ ఫార్మేషన్ ఆధారంగా హీట్ అఫ్ రియాక్షన్ ని లెక్కించాలి మరియు ఒక సర్టెన్ ప్రాసెస్ ఉన్నప్పుడల్లా ఈ స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని దానికి జత చేయాలి మరియు దాని వల్ల మీకు ఎంథాల్పీ చేంజ్ లేదా ఎనర్జీ చేంజ్ ఉంటే ఆ రియాక్షన్ ద్వారా కొన్ని పదార్థాలు ప్రొడ్యూస్ అవుతాయి మరియు అక్కడ ఉన్న రియాక్టన్స్ ను పరిశీలిస్తే రియాక్టన్స్ మరియు ప్రొడక్ట్స్ యొక్క ఎంథాల్పీ చేంజ్ ఆధారంగా ఎనర్జీ చేంజ్ ఏమిటో మీకు తెలుసు ఒక పర్టిక్యూలర్ స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ కోసం మీరు పరిగణించవలసిన ఆ స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ఒక పర్టిక్యూలర్ ఆపరేటింగ్ కండిషన్ వద్ద మీకు తెలుసు ఇప్పుడు మేము 25 డిగ్రీల సెల్సియస్ మరియు 1 అట్మాస్పీర్ కండిషన్ లో స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని ఎలా లెక్కించాలో మీకు వివరించాం కాబట్టి ఈ ఈక్వెషన్ని ఇక్కడ ఇచ్చాము ఈ సున్నా స్టాండర్డ్ కండీషన్స్ ను మరియు rxn రియాక్షన్ నుసూచిస్తుంది స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ బేసికల్ గా ఏమిటంటే ప్రొడక్ట్స్ లో ఏర్పడే ప్రతి కాన్స్టిట్యూయెంట్స్ మరియు రియాక్టన్స్ యొక్క ఎంథాల్పీ చేంజ్ ఈ హీట్ అఫ్ రియాక్షన్ ని ఈ ఈక్వెషన్ ఆధారంగా లెక్కించవచ్చని మీకు తెలిసిన మునుపటి లెక్చర్ లో వివరించబడింది రియాక్షన్ aAbB ఉన్నప్పుడు అది C మరియు D ప్రొడక్ట్స్ లను మీకు ఇస్తుంది మీకు తెలిసిన స్టోయికియోమెట్రిక్ కోఎఫిసిఎంట్ c మరియు d తో ఇస్తుంది ఈ సందర్భంలో స్టాండర్డ్ హీట్ కాకుండా హీట్ అఫ్ రియాక్షన్ ని స్టాండర్డ్ ఆపరేటింగ్ టెంపరేచర్ మరియు ప్రెజర్ వంటి కండిషన్ లో కాకుండా వేరే పరిస్థితి లో తెలుసుకోవాలి ఆ సందర్భంలోహీట్ అఫ్ రియాక్షన్ పై ప్రభావం ఉంటే ఆ ఆపరేటెడ్ కండిషన్ లో రియాక్షన్ లేదా ఎంథాల్పీ చేంజ్ ఇక్కడ స్లైడ్లలో ఇచ్చిన విధంగా ఈ ఈక్వెషన్ ద్వారా నిర్వచించబడుతుంది కాబట్టి హీట్ అఫ్ రియాక్షన్ Q గా విడుదల అవుతుంది మరియు ఇది బేసికల్ గా రియాక్షన్ సమయంలో ఉండే ఎంథాల్పీ వాస్తవానికి ఇది ఆ ఆపరేటింగ్ పరిస్థితులలో రియాక్టెంట్లు అదేవిధంగా ప్రొడక్ట్స్ లో ఎంథాల్పీ చేంజ్ ఆధారంగా లెక్కించబడుతుంది ఈ రియాక్షన్ లో ఇక్కడ ఉన్న ఈ కంపొనెంట్స్ ద్వారా ప్రోడక్ట్ కంపొనెంట్స్ యొక్క ఆ ఆపరేటింగ్ కండిషన్లోని అన్ని ఎంథాల్పీ చేంజ్ ల సమ్మషన్ కనుక్కోవచ్చు ఇది రియాక్టెంట్లలోని అన్ని కంపొనెంట్స్ ల ఎంథాల్పీ చేంజ్ కు సమానం ఆ ఆపరేటింగ్ కండిషన్ వద్ద రియాక్షన్ కారణంగా ఎంథాల్పీ చేంజ్ సబ్ట్రాక్షన్ మీకు ఇస్తుంది కానీ స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ ని ఈ ఎంథాల్పీ చేంజ్ తో జోడించాలి కాబట్టి ఈ స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ జోడిస్తే చివరకు మీకు నెట్ ఎంటాల్పీ చేంజ్ వస్తుంది ఈ రియాక్షన్ యొక్క ఆపరేటింగ్ కండిషన్ మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇది బేసికల్ గా ఆపరేటింగ్ కండిషన్ వద్ద హీట్ అఫ్ రియాక్షన్ స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ మరియు ఇది ఆపరేటింగ్ కండిషన్లోని కంపోనెంట్స్ యొక్క స్పెసిఫిక్ ఎంథాల్పీ ఇప్పుడు అడియాబాటిక్ కండిషన్ కోసం ఈ Q సున్నాకి సమానంగా ఉండాలి అటువంటి సందర్భాలలో ఈ సమ్మషన్ ఇక్కడ టెంపరేచర్ పరంగా లెక్కించబడుతుంది ఇక్కడ T ను అడియాబాటిక్ ఫ్లేమ్ టెంపరేచర్ లేదా టెంపరేచర్ అఫ్ రియాక్షన్ అంటారు కాబట్టి ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద ఎంథాల్పీ చేంజ్ తెలుస్తుంది కంపోనెంట్ I తెలుసుకోవాలి అప్పుడు ఏ టెంపరేచర్ వద్ద ఇది జరుగుతుందో తెలుసుకోవాలి ఆ టెంపరేచర్ కనుగొనబడాలి మరియు వాస్తవానికి దీనిని ఫ్లేమ్ టెంపరేచర్ గా పరిగణించాలి మొత్తం మీద మీరు పర్టిక్యూలర్ ఆపరేటింగ్ కండిషన్ వద్ద ఆ హీట్ అఫ్ రియాక్షన్ నెగెటివ్ గా ఉంటే అది వాస్తవానికి రియాక్షన్ ఎక్సఒథెర్మిక్ గా ఉంటుందని ప్రతిబింబిస్తుంది మరియు ఆ సందర్భంలో ఈ రియాక్షన్ ఆధారంగా ఆ టెంపరేచర్ పెరగకుండా నిరోధించడానికి రియాక్టర్ నుండి ఎనర్జీ ని తొలగించాలి మరియు ఈ ఎంథాల్పీ చేంజ్ పాజిటివ్ గా ఉంటే ఆ రియాక్షన్ ను ఎండోథెర్మిక్ గా సూచించడం జరుగుతుంది అలాంటప్పుడు టెంపరేచర్ తగ్గకుండా నిరోధించడానికి రియాక్టర్కు ఎనర్జీ ని జోడించాలి ఇప్పుడు హీట్ అఫ్ రియాక్షన్ సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెజర్ నుండి ఇండిపెండెంట్ గా ఉంటుంది హీట్ అఫ్ రియాక్షన్ యొక్క విలువ స్టోయికియోమెట్రిక్ ఈక్వెషన్ ఎలా వ్రాయబడిందనే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు రియాక్టన్స్ ప్రోడక్ట్ ఉన్న దశపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దీని ఆధారంగా మీరు హీట్ అఫ్ రియాక్షన్ ఏమిటో లెక్కించవచ్చు ఇప్పుడు ఈ సిద్ధాంతానికి ఒక ఉదాహరణ చేద్దాం ఈ సందర్భంలో సాధారణ బ్యూటేన్ ఆవిరి యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ కంబషణ్ ని ఇచ్చాము ఇక్కడ రియాక్షన్ ఈక్వెషన్ C4H10 ఇది వాయు రూపంలో ఉంటుంది ఇక్కడ ఆ ఆక్సిజన్తో బర్న్ అవుతుంది మరియు బర్నింగ్ చేసిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ మరియు తేమ బయటకు వస్తాయి కాబట్టి ఆ సందర్భంలో స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ఒక మోల్కు 2878 కిలోజౌల్ అని కనుగొనబడింది ఈ రియాక్షన్ లో ఒక సెకనుకు 2500 మోల్స్ కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ చేయబడితే మరియు రియాక్టన్స్ మరియు ప్రొడక్ట్స్ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటే ఎంథాల్పీ చేంజ్ రేటును లెక్కించాలి ఈ ఈక్వెషన్ని ఇక్కడ ఎలా పరిష్కరించాలి ఇప్పుడు ఈ ఈక్వెషన్ని పరిష్కరిద్దాం ఈ సందర్భంలో ఇక్కడ హీట్ అఫ్ రియాక్షన్ ΔHrxn అంటే ఇవన్నీ రియాక్టెంట్ సైడ్ రియాక్టెంట్లు మరియు ప్రొడక్ట్స్ అని మీకు తెలుసు ఆపై మీరు స్టాండర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని జోడించాలి స్టాండర్డ్ కండీషన్స్ కి ఇది సున్నా కాబట్టి ప్రొడక్ట్స్ మరియు రియాక్టన్స్ లకు స్టాండర్డ్ కండీషన్స్ లో ఎంథాల్పీ చేంజ్ సున్నా ఒక మోల్ కార్బన్ డయాక్సైడ్ ప్రొడక్ట్స్ యొక్క ఎథాల్పీ చేంజ్ రేటు తెలుసు ఇవి స్పెసిఫిక్ టర్మ్స్ అది సున్నాకి సమానం 4 రియాక్షన్ అంటే ఏమిటో మనకు తెలుసు కాబట్టి ఇది ఎందుకు వస్తోంది అని తెలుసుకోవాలి ఈ సందర్భంలో C4H10 గాసీయోస్ ఫామ్ లో ఉంటుంది మరియు132 O2 ఇక్కడ గ్యాస్ గా ఉంటుంది అది మీకు 4 మోల్స్ కార్బన్ డయాక్సైడ్ ను గాసీయోస్ ఫామ్ లో మరియు 5 మోల్స్ నీటిని లిక్విడ్ ఫామ్ లో ఇస్తుంది కాబట్టి ఈ రియాక్షన్స్ ఆధారంగా మనం దాన్ని పొందుతున్నాము ప్రోడక్ట్ వైపు కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో ఈ ప్రోడక్ట్ వైపు సహజంగా సంభవించే సబ్స్టెన్స్ చూస్తారు కాబట్టి ఇక్కడ ఈ ఎంథాల్పీ చేంజ్ ఈ కంపొనెంట్స్ కు సున్నా అవుతుంది మరియు ఈ కంపొనెంట్స్ కు ఇది సున్నా అవుతుంది చివరకు మీరు చూడబోయేది ఏమిటంటే ఈ కండిషన్ లో ఉన్న అన్ని ప్రోడక్ట్ కంపొనెంట్స్ ల ఎంథాల్పీ సమ్మషన్ సున్నాకి సమానం అందుకే ఇక్కడ ఈ సున్నా వస్తుంది అదేవిధంగా ఈ రియాక్టన్స్ లకు కూడా ఆక్సిజన్ సహజంగా దొరుకుతుంది మరియు ఈ బ్యూటేన్ సహజంగా గాసీయోస్ సబ్స్టెన్స్ అప్పుడు ఎంథాల్పీ చేంజ్ సున్నాకి సమానం అందుకే ఇది సున్నా ఇప్పుడు ఇక్కడ మరొక పదం హీట్ ఆఫ్ రియాక్షన్ ఇది 2878 గా ఇవ్వబడింది కాబట్టి మీరు దీన్ని జోడిస్తే అది ఇలా వస్తుంది ఇప్పుడు ఇది బేసికల్ గా ఒక మోల్ మీద ఆధారపడి ఉంటుంది స్పెసిఫిక్ ఎంథాల్పీ చేంజ్ ను మీరు పరిగణించినట్లయితే మీరు దానిని కార్బన్ డయాక్సైడ్ యొక్క స్టోయికియోమెట్రిక్ కోఎఫిసిఎంట్ ద్వారా విభజించాలి కనుక ఇది 4 మీరు దీని ఆధారంగా సమాధానం లెక్కిస్తే ఇది ఒక మోల్కు 719 5 కిలోజౌల్ అవుతుంది అందువల్ల ఒక సెకనుకు 2500 మోల్స్ కార్బన్ డయాక్సైడ్ ఉన్నందున అక్కడ ఎంథాల్పీ చేంజ్ రేటు ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ ప్రొడక్షన్ రేటు ఎంత ఉంటుందో మనం చెప్పగలం ఇది ఒక సెకనుకు 2500 మోల్స్ కార్బన్ డయాక్సైడ్ అందువల్ల కార్బన్ డయాక్సైడ్ ఫ్లో లేదా ప్రొడక్షన్ ఒక సెకనుకు 2500 మోల్స్ ఎంథాల్పీ చేంజ్ రేటు సెకనుకు 2500 మోల్స్ అని చెప్పవచ్చు అయితేఈ ఎంథాల్పీ చేంజ్ 719 ఇది కిలోజౌల్లో ఉంటుంది ఇది సెకండ్స్ లో ఉంటుంది చివరకు ఇది ఒక సెకనుకు 1 80x106 కిలోజౌల్ ఎనర్జీ అవుతుంది కాబట్టి ఇది చివరి సమాధానం ఒక మోల్ కార్బన్ డయాక్సైడ్ కు స్పెసిఫిక్ ఎంథాల్పీ చేంజ్ ఉంటుంది ఆ కార్బన్ డయాక్సైడ్ ప్రొడక్షన్ రేటు సెకనుకు 2500 మోల్స్ అయితే ఒక సెకనుకు మొత్తం ఎంథాల్పీ చేంజ్ 1 80x106 కిలోజౌల్ కాబట్టి ఈ విధంగా మనం హీట్ అఫ్ రియాక్షన్ ని లెక్కించవచ్చు మరియు చివరకు ఒక సర్టెన్ రేట్ తో అక్కడ ఎంథాల్పీ చేంజ్ ఏమిటో లెక్కించవచ్చు ఇప్పుడు ప్రాసెస్ యూనిట్లో మిక్సర్ యొక్క ఎంథాల్పీ చేంజ్ సిస్టం ను పరిశీలిద్దాం రియాక్షన్ జరిగిన తరువాత మిక్సర్ సిస్టం లోకి ప్రవేశించి వెళ్లిపోతుందని అనుకుందాం ఈ స్లైడ్ లో ఇచ్చిన ఫ్లో డయాగ్రమ్ ప్రకారం కంపోనెంట్స్ 1 మరియు కంపోనెంట్స్ 2 లోకి ప్రవేశిస్తుంది మరియు రియాక్షన్ కంపోనెంట్స్ 3 మరియు 4 అక్కడ మిగిలి ఉన్నాయి అనుకుందాం కాబట్టి ఇక్కడ ఈ ప్రాసెస్ యూనిట్లో కాంపోనెంట్ 1 మరియు కాంపోనెంట్ 2 ఇన్పుట్లు మరియు ఈ ప్రాసెస్ యూనిట్లో రియాక్షన్ తరువాత కొన్ని కంపోనెంట్స్ ఏర్పడతాయి మరియు కాంపోనెంట్ 3 మరియు కాంపోనెంట్ 4 ఈ ప్రాసెస్ యూనిట్ నుండి అవుట్పుట్లుగా బయలుదేరడం మీరు చూస్తారు ఇప్పుడు దీని ఆధారంగా మీరు ఈ ఇన్లెట్ మరియు అవుట్లెట్ పోర్షన్ యొక్క ఎంథాల్పీ చేంజ్ ఎంతనో లెక్కించాలి ఆ సందర్భంలో మీరు అవుట్పుట్ మరియు ఇన్పుట్లో ఎంథాల్పీ చేంజ్ ఏమిటో లెక్కించాలి కాబట్టి ఈ ΔHout ΔHin ను ఇన్లెట్ మరియు అవుట్లెట్లో ఆ కంపోనెంట్స్ ఏర్పడటం ఆధారంగా లెక్కించవచ్చు ఇప్పుడు ఈ అవుట్లెట్ కండిషన్ లో కాంపోనెంట్ 3 మరియు కాంపోనెంట్ 4 యొక్క ఎంథాల్పీ చేంజ్ ఎలా ఉండాలి ఇప్పుడు ఆ ఎంథాల్పీ చేంజ్ ను వాటి హీట్ అఫ్ ఫార్మేషన్ నుండి లెక్కించవచ్చు

ఇప్పుడు ఈ కాంపోనెంట్ 3 యొక్క హీట్ అఫ్ ఫార్మేషన్ ΔHf ఇప్పుడు స్పెసిఫిక్ ఫామ్ లో 0 అది స్టాండర్డ్ కండిషన్ లో ఉంది కాబట్టి మీరు దానిని n3 తో గుణిస్తే ఇక్కడ కాంపోనెంట్ 3 యొక్క మోల్స్ n3 అని అనుకుందాం అదేవిధంగా కాంపోనెంట్ 4 కోసం మనం దానిని లెక్కించవచ్చు ఇన్లెట్ కండిషన్ లో ఉన్న మరియు యొక్క మొత్తం ఎంథాల్పీ చేంజ్ వాస్తవానికి కాంపోనెంట్ 1 మరియు 2 యొక్క హీట్ అఫ్ ఫార్మేషన్ నుండి పొందవచ్చు ఆ తరువాత ఆపరేటింగ్ కండిషన్ ఆధారంగా ఎంథాల్పీ ఎలా మారుతుందో లెక్కించాలి ఇప్పుడు మీ ఆపరేటింగ్ కండిషన్ 25 డిగ్రీల సెల్సియస్ మరియు 1 అట్మాస్పెర్ అనే స్టాండర్డ్ కండిషన్ కాకపోతే అది ఒక సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెజర్ కి మార్చబడితే ఈ టెంపరేచర్ చేంజ్ కారణంగా మీరు ఆ ఎంథాల్పీ చేంజ్ ను లెక్కించాలి కాబట్టి టెంపరేచర్ కారణంగా ఎంథాల్పీ చేంజ్ లేదా సెన్సిబుల్ హీట్ చేంజ్ ఏమిటి దాన్ని ఈ ఈక్వెషన్ నుండి పొందవచ్చు ఇక్కడ బేసికల్ గా మీరు ఇన్లెట్ మరియు అవుట్లెట్లోని ఇండివిజుఅల్ కంపోనెంట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ తెలుసుకోవాలి మరియు స్టాండర్డ్ కండిషన్ నుండి టెంపరేచర్ డిఫరెన్స్ లేదా రిఫరెన్స్ కండిషన్ నుండి ఆ ఆపరేటింగ్ కండిషన్ వరకు తేడా ఏమిటి అని తెలుసుకోవాలి ఆ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీటెంపరేచర్ పై ఆధారపడి ఉంటే ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆధారంగా దాన్ని ఇంటెగ్రేట్ చేయాలి ఇది కాన్స్టాంట్ గా ఉంటే ఇక్కడ ఇంటెగ్రేట్ అవసరం లేదు మీరు స్పెసిఫిక్ కెపాసిటీ ని మోల్స్తో పాటు టెంపరేచర్ డిఫరెన్స్ తో గుణించాలి అదేవిధంగా మీరు దానిని రియాక్టెంట్ లేదా ఇన్పుట్ మరియు అవుట్పుట్ కంపోనెంట్స్ కోసం లెక్కించాలి దానితో పాటు అన్ని కంపోనెంట్స్ స్టాండర్డ్ కండిషన్ లో ఉంటే ఈ రెండు టర్మ్స్ రద్దు చేయబడతాయి ఇది మీరు గుర్తుంచుకోవలసిన విషయం మీరు స్టాండర్డ్ కండిషన్ ని మాత్రమే పరిశీలిస్తుంటే మీ రిఫరెన్స్ టెంపరేచర్ Tout లేదా T అవుతుంది అందువల్ల ఇక్కడ ఇంటిగ్రేషన్ పరిమితి అదే టెంపరేచర్ వద్ద ఉంటుంది ఇక్కడ ఈ సందర్భంలో ఈ dT పదం సున్నా అవుతుంది బేసికల్ గా ఈ సెన్సిబుల్ హీట్ సున్నా అవుతుంది మరియు ఇది కూడా సున్నా అవుతుంది తదనుగుణంగా రిఫరెన్స్ టెంపరేచర్ వద్ద లేదా స్టాండర్డ్ టెంపరేచర్ వద్ద ఈ సెన్సిబుల్ హీట్ టర్మ్స్ రద్దు చేయబడతాయి ఈ స్టాండర్డ్ కండిషన్ కాకుండా మీరు ఈ రెండు సెన్సిబుల్ హీట్స్ ను కూడా పరిగణించాలి ఆ టెంపరేచర్ చేంజ్ సమయంలో ఒక ఫేజ్ చేంజ్ ఉంటే ఫేజ్ చేంజ్ సమయంలో కూడా ఎంథాల్పీ చేంజ్ ను పరిగణించాలి ఇప్పుడు ఈ సిద్ధాంతానికి ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు ఈ సందర్భంలో సహజంగా భిన్నమైన మాగ్నెటైట్ ఓర్ ఒక పర్టిక్యూలర్ సాయిల్ ఫామ్ లో లేదా స్టోన్ ఫామ్ లో కాంజుగేట్ చేయబడి ఉంటుంది దానిని ప్రాసెస్ చేసిన తర్వాత ఓర్ అని పిలుస్తారు దాని నుండి మనం వేర్వేరు విలువైన మినరల్ పార్టికల్స్ ను పొందవచ్చు ఇప్పుడు ఇది మాగ్నెటైట్ ఓర్ ఇది ఒక ముఖ్యమైన ఓర్ దాని నుండి మీరు ఆ ఐరన్ ను వేరు చేయవచ్చు మరియు దాని నుండి ఆ ఐరన్ యొక్క విభిన్న ప్రోడక్ట్ ని పొందుతున్నాము ఇప్పుడు ఓర్ ప్రాసెసింగ్ సమయంలో 100 Fe3O4 ఉండే మాగ్నెటైట్ ఓర్ లభిస్తుంది ఇప్పుడు అక్కడ బాహ్యంగా వేడిచేసిన రిటార్ట్ లో స్వచ్ఛమైన కార్బన్ ద్వారా దాన్ని తగ్గించాలి ఈ మాగ్నెటిక్ ఓర్ లేదా మాగ్నెటైట్ ఓర్ సాధారణంగా ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద కార్బన్తో బంధించబడుతుంది మరియు ఈ ఇనుప ఖనిజం రకరకాల ప్రొడక్ట్స్ గా వేరు చేయబడుతుంది మరియు ఐరన్ ఓర్ 95 మెటాలిక్ స్టేట్ కి మార్చబడుతుందిమిగిలిన 5 ఫెర్రస్ఆక్సైడ్గా మార్చబడుతుంది స్లైడ్లోని 1 మరియు 2 ఈక్వెషన్ ల ప్రకారం కార్బన్తో ఉన్న ఈ ఐరన్ ఖనిజం Fe3O4 ఇది మీకు మెటాలిక్ స్టేట్ లో ఐరన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ను ఇస్తుంది మళ్ళీ ఈ ఓర్ ఈక్వెషన్ నెంబర్ 2 లో పేర్కొన్న విధంగా మీకు ఫెర్రస్ ఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ ఇస్తుంది ఇప్పుడు ఛార్జ్ చేయవలసిన కార్బన్ మొత్తం ఈక్వెషన్ 1 లో పేర్కొన్న దానికంటే 400 ఎక్కువ ఇప్పుడు రియాక్టన్స్ 200 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద ప్రవేశిస్తాయి మరియు ఈ రెండు ప్రొడక్ట్స్ సాలిడ్ మరియు గ్యాస్ 950 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద బయటకు వెళ్తాయి ఇప్పుడు ఈ ప్రక్రియ యొక్క మెటీరియల్ బ్యాలెన్స్ను 100 కిలోల మాగ్నెటైట్ ఆధారంగా లెక్కించండి ఛార్జ్ చేయబడిన 100 కిలోల మాగ్నెటైట్ ఓర్ ఆధారంగా మీరు ప్రక్రియ యొక్క హీట్ రిక్విర్మెంట్ లను అంచనా వేయాలి ఇక్కడ Fe3O4 కాంపౌండ్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 0 18 గా ఇవ్వబడుతుంది మరియు ఫెర్రస్ ఆక్సైడ్ ఐరన్ మరియు కార్బన్ విలువలు కూడా ఇవ్వబడ్డాయి

కార్బన్ మోనాక్సైడ్ విలువ ఇవ్వబడింది పైన పేర్కొన్నవన్నీ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అన్ని కంపౌండ్స్ స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న స్టాండర్డ్ కండిషన్ లో ఇవ్వబడుతుంది మరియు ఐరన్ ఆక్సైడ్ ఓర్ కొరకు స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మేషన్ 26 7 ఇక్కడ ఫెర్రస్ ఆక్సైడ్ కు 64 3 మరియు కార్బన్ మోనాక్సైడ్ కు 26 4 100 కిలోల మాగ్నెటైట్ ఓర్ ఆధారంగా ప్రక్రియ యొక్క హీట్ రిక్విర్మెంట్ లను అంచనా వేయడానికి ఈ సమస్యను పరిష్కరించాలి ఇక్కడ ఏమి చేయాలి దీనికి ఆధారం ఏమిటో మొదట రాయాలి ఈ సమస్యకు కారణం 100 కిలోల మాగ్నెటైట్ మరియు రియాక్షన్ Fe3O44 మోల్స్ కార్బన్ ఇది రియాక్షన్ 1 లో మీకు 3 మోల్స్ ఐరన్ 4 మోల్ కార్బన్ మోనాక్సైడ్ ఇస్తుంది మరియు రెండవ రియాక్షన్ లో మళ్ళీ Fe3O4కార్బన్ 1 మోల్ అవుతుంది ఇది మీకు 3 మోల్స్ ఫెర్రస్ ఆక్సైడ్4 మోల్స్ కార్బన్ మోనాక్సైడ్ ఇస్తుంది ఈ రెండు ఈక్వెషన్స్ ప్రకారం ఛార్జ్డ్ చేయబడిన ప్రొడక్ట్స్ లెక్కించడానికి ఉపయోగించబడతాయి ఈక్వెషన్ 1 మరియు 2 నుండి మనకు 232 కిలోల Fe3O4 కు 12x4 కిలోల కార్బన్ అవసరం 12 ఎందుకు కార్బన్ యొక్క మొలిక్యూలర్ వెయిట్ 12 మరియు 4 మోల్స్ కార్బన్ అవసరం కాబట్టి ఇక్కడ 4x12 కిలోల కార్బన్ అవసరం 232 బేసికల్ గా Fe3O4 యొక్క మొలిక్యూలర్ వెయిట్ ఈ ఓర్ లో 100 కిలోలు ఛార్జ్ చేయబడతాయి కాబట్టి 100 కిలోల Fe3O4 కు 48232X100 అవసరం అది 20 7 కు సమానం ఇది 1 కిలో కార్బన్కు సమానం ఈ 100 కిలోల ఐరన్ ఓర్ బంధించడానికి అవసరమైన కార్బన్ ఇది ఛార్జ్ చేయబడిన కార్బన్ 20 8 కిలోలకు సమానం ఇప్పుడు Fe3O4 రియాక్షన్ 1 ద్వారా మార్చబడుతుంది ఇది 95 కిలోలకు సమానంగా ఉంటుంది కాబట్టి రియాక్షన్ 2 ద్వారా మార్చబడిన Fe3O4 5 కిలోలకు సమానం రియాక్షన్ 1 ద్వారా అవసరమైన కార్బన్ను మనం ఇక్కడ వ్రాయవచ్చు కాబట్టి రియాక్షన్ 1 కి అవసరమైన కార్బన్ 48232x95 కిలోలకు సమానం కనుక ఇది 19 66 కిలోలుగా వస్తుంది అదేవిధంగా రియాక్షన్ 2 ద్వారా అవసరమైన కార్బన్ 12232X5 కు సమానం ఇది 0 26 కిలోలుగా వస్తుంది రియాక్షన్ 1 మరియు 2 కు కార్బన్ అవసరం అప్పుడు ఉపయోగించిన మొత్తం కార్బన్ ఎంత ఈ రెండు రియాక్షన్ లలో ఉపయోగించిన మొత్తం కార్బన్ ఎంత మొదటిది 19 66 రెండవది 0 26 కిలోలు కాబట్టి మొత్తం 19 92 కిలోలు అడిషనల్ కార్బన్ కార్బన్ సరఫరా కార్బన్ అవసరం సరఫరా చేయబడిన కార్బన్ మొత్తం ఎంత కాగా అవసరమైన మొత్తం 19 92 మీరు ఈ మొత్తాన్ని తీసివేస్తే మీకు అడిషనల్ కార్బన్ లభిస్తుంది అది 62 88 కిలోలకు సమానం కాబట్టి ఈ కార్బన్ రిటార్ట్లో ఎక్కువగా ఉంటుంది ఈ రియాక్షన్ 1 మరియు రియాక్షన్ 2 ఆధారంగా ప్రొడ్యూస్ అయ్యే ఐరన్ ఎంతనో ఇప్పుడు కనుగొనాలి రియాక్షన్ 1 ఆధారంగా ప్రొడ్యూస్ చేయబడిన ఐరన్ 3232x56 కు సమానం ఇక్కడ ఐరన్ యొక్క మొలిక్యూలర్ వెయిట్ 56 రియాక్షన్ ల ప్రకారం 232 కిలోల మాగ్నెటైట్ ఓర్ నుండి ఈ ఐరన్ ప్రొడ్యూస్ అవుతుంది 95 కిలోల ఐరన్ ఉంది ఈ 95 కిలోల మాగ్నెటైట్ ఓర్ ఆధారంగా ప్రొడ్యూస్ అయ్యే మొత్తం ఐరన్ 68 8 కిలోలకు సమానం అదేవిధంగా రియాక్షన్ 2 ఆధారంగా ప్రొడ్యూస్ చేయబడిన ఐరన్ 3X72 ఇది ఐరన్ ఆక్సైడ్ FeO ఫెర్రస్ ఆక్సైడ్ ను ప్రొడ్యూస్ చేస్తుంది రియాక్షన్ 2 ఆధారంగా ఇది 3x72232x5 అవుతుంది ఇక్కడ రియాక్షన్ 2 లో ఐరన్ ఓర్ కనుక ఇది 4 66 కిలోలుగా వస్తుంది మరియు రియాక్షన్ 1 ఆధారంగా ప్రొడ్యూస్ చేయబడిన కార్బన్ మోనాక్సైడ్ 4x28232x95 ఇక్కడ 95 రియాక్షన్ 1 లో మాగ్నెటైట్ఓర్ కనుక ఇది లెక్క ప్రకారం 45 86 కిలోలుగా వస్తుంది అదేవిధంగా రియాక్షన్ 2 ఆధారంగా ప్రొడ్యూస్ చేయబడిన కార్బన్ మోనాక్సైడ్ కేవలం 28 అవుతుంది ఎందుకంటే ఇక్కడ 1 మోల్ ఉంది ఇది 28232x5 ఇక్కడ 28232 మాగ్నెటైట్ ఓర్ మొలిక్యూలర్ వెయిట్ ఇక్కడ 5 కిలోలు రియాక్షన్2 లో పాల్గొనే మాగ్నెటైట్ ఓర్ కాబట్టి అది మొత్తం 0 60 కిలోల కార్బన్ మోనాక్సైడ్ కు సమానం అవుతుంది ఇది రియాక్షన్ 2 ఆధారంగా ప్రొడ్యూస్ అవుతుంది అందువల్ల రెండు రియాక్షన్ ల ఆధారంగా ప్రొడ్యూస్ చేయబడిన మొత్తం కార్బన్ మోనాక్సైడ్45 860 60 కు సమానమని చెప్పవచ్చు అది 46 46 కిలోలు ఇది మొత్తం కార్బన్ మోనాక్సైడ్ రియాక్షన్ ఆధారంగా ప్రొడ్యూస్ చేయబడిన విభిన్న కంపోనెంట్స్ లను మేము పొందుతున్నాము ఐరన్ ఆక్సైడ్ ఓర్ లేదా మాగ్నెటైట్ ఓర్ మరియు కార్బన్ రిటార్ట్లోకి ప్రవేశించే పదార్థాలు మెటీరియల్ ఎంటర్ మరియు మెటీరియల్ లీవింగ్ గురించి మనం ఇక్కడ మాట్లాడవచ్చు ప్రవేశించే పదార్థాలు Fe3O4 ఇది 100 కిలోలు కార్బన్ ఇది 82 2 కిలోలు అప్పుడు మొత్తం 182 2 కిలోలు అదేవిధంగా మెటీరియల్ లీవింగ్ 68 8 కిలోల ఐరన్ మెటల్ మరియు FeO ఫెర్రస్ ఆక్సైడ్ ఇది 4 66 కిలోలు కార్బన్ మోనాక్సైడ్ ఇది 46 46 కిలోలు అదేవిధంగా కార్బన్ 62 88 కిలోలు ఇక్కడ రిటార్ట్ నుండి బయలుదేరిన మొత్తం 182 ఇక్కడ మెటీరియల్ బ్యాలెన్స్ ప్రకారం ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఒకే విధంగా ఉంటాయి మేము రియాక్షన్ పరిస్థితుల ఆధారంగా లేదా రియాక్షన్ కాంపోనెంట్ మెటీరియల్ బ్యాలెన్స్ ఆధారంగా వేర్వేరు కంపోనెంట్స్ లను అవుట్పుట్లుగా పొందుతున్నాము తరువాత మనం ఎనర్జీ బ్యాలెన్స్ చేయాలి మీరు మొదట రిఫరెన్స్ టెంపరేచర్ వద్ద రియాక్షన్ యొక్క ఎంథాల్పీని పరిగణించాలి ఇక్కడ రియాక్టెంట్స్ రిఫరెన్స్ టెంపరేచర్ యొక్క ఎంథాల్పీ 25 డిగ్రీల సెల్సియస్ రిఫరెన్స్ టెంపరేచర్ 25 డిగ్రీల సెల్సియస్ దీని ఆధారంగా ఈ ఇన్లెట్ కండిషన్ యొక్క ఎంథాల్పీ HFe3O4 చెప్పవచ్చు ఇది 100 కిలోలకు సమానం మరియు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 0 18 గా పరిగణించాలి టెంపరేచర్ డిఫరెన్స్ 250 డిగ్రీల సెల్సియస్ బర్నింగ్ రిఫరెన్స్ టెంపరేచర్ 25 డిగ్రీల సెల్సియస్ కాబట్టి మాగ్నెటైట్ ఓర్ యొక్క ఎంథాల్పీ దాని ఇన్లెట్ కండిషన్ లో రియాక్టెంట్గా లెక్కించబడుతుంది ఇది 4050 కిలోకలోరీగా వస్తుంది అదేవిధంగా ఈ రిఫరెన్స్ టెంపరేచర్ నుండి 250 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ మారిన తర్వాత మీరు కార్బన్ యొక్క ఎంథాల్పీని లెక్కించాలి ఈ కార్బన్ దాని ఇన్లెట్ వద్ద రియాక్టెంట్గా 82 2 కిలోలు ఉంటుంది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమిటి ఇది 0 3 మరియు టెంపరేచర్ డిఫరెన్స్ 250 25 ఇది 5589 0 కిలోకలోరీ కాబట్టి ఈ రియాక్షన్ ఎంథాల్పీ యొక్క సమ్మషన్ రియాక్షన్ ల యొక్క ఎంథాల్పీకి సమానం దీనిని రియాక్షన్ యొక్క ఎంథాల్పీ అంటారు కనుక ఇది 40505589 కాబట్టి మొత్తం 9639 కిలోకలోరీ ఇది రియాక్టెంట్ వైపు ఎంథాల్పీ ఇప్పుడు అదేవిధంగా మీరు ప్రోడక్ట్ యొక్క ఎంథాల్పీ ఏమిటో లెక్కించాలి రిఫరెన్స్ టెంపరేచర్ వద్ద ప్రొడక్ట్స్ ఎంథాల్పీ 25 డిగ్రీల సెల్సియస్ ఇక్కడ ఈ ఐరన్ మెటల్ యొక్క ప్రోడక్ట్ వైపు ఎంథాల్పీ 68 8 మరియు మెటీరియల్ బాలన్స్ ప్రకారం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 0 13 అవుట్లెట్ కండిషన్ వద్ద టెంపరేచర్ డిఫరెన్స్ 950 డిగ్రీల సెల్సియస్ మరియు రిఫరెన్స్ టెంపరేచర్ 250 డిగ్రీల సెల్సియస్ కాబట్టి దీన్ని లెక్కించవచ్చు అదేవిధంగా HFeO విలువ 4 ఇక్కడ 0 18 స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ మళ్ళీ 950 250 అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ యొక్క ఎంథాల్పీని కనుగొనండి మెటీరియల్ బాలన్స్ ప్రకారం కనుగొనబడిన మొత్తం కార్బన్ మోనాక్సైడ్ 46 46x0 27 కు సమానం ఇక్కడ 0 27 స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ 950 250 కాబట్టి లెక్కించవలసిన మొత్తం ఎంత రియాక్షన్ లో పాల్గొనని మిగిలిన కార్బన్ యొక్క ఎంథాల్పీ ఎంత అంటే అది ఎక్సెస్ గా వుంది దాన్ని ఇక్కడ లెక్కించవచ్చు ఆ మొత్తం 62 88 కిలోలు మరియు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 0 3 మరియు ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ 950 250 అప్పుడు ఆ మొత్తం ఎంత ఈ ప్రోడక్ట్ మొత్తం ఎంథాల్పీ HFeHFeOHCOHC కి సమానం కాబట్టి ఇక్కడ ఈ విలువలనుసబ్స్టిట్యూట్ చేసిన తరువాత ఇది మొత్తం 38091 5 కిలోకలోరీగా వస్తోంది టెంపరేచర్ చేంజ్ వద్ద మొత్తం ప్రోడక్ట్ కంపోనెంట్స్ లకు ఈ ఎంథాల్పీ ఉంటుంది తరువాత దీని ఆధారంగా హీట్ అఫ్ రియాక్షన్ ని లెక్కించాలి మొదటి రియాక్షన్ కు ఇది ΔHR1 కాబట్టి ఇది ΔHfP లో P అంటే ప్రోడక్ట్ f అంటే ఫార్మషన్ ΔHfR లో P అంటే ప్రోడక్ట్ R అంటే రియాక్టెంట్ ఇది 4ΔHfCOCO అంటే కార్బన్ మోనాక్సైడ్ ΔHf Fe2O3 గా వస్తుంది ఇది 4x 26 4 ఇది 267 ఇది గ్రాము మోల్కు 161 4 కిలో కేలరీలు HR23x 64 3 26 4 64 3 ఐరన్ ఆక్సైడ్ FeO యొక్క విలువ మరియు 26 4 కార్బన్ మోనాక్సైడ్ యొక్క విలువ చివరగా ఇది గ్రాము మోల్కు 47 7 కిలోకలోరీగా వస్తోంది మొదటి రియాక్షన్ యొక్క హీట్ 161 4 వస్తోంది రెండవ రియాక్షన్ కు ఇది గ్రాము మోల్కు 47 7 కిలో కేలరీలు మనం ఇక్కడ మోల్స్ పరంగా వ్రాయవచ్చు ఇక్కడ రియాక్షన్ 1 ద్వారా మార్చబడిన Fe3O4 95 కిలోలకు సమానం ఇది 95232 ఇది 0 409 కిలోల మోల్ అదేవిధంగా మేము ఇతర కంపోనెంట్స్ లకు కూడా చేయవచ్చు దీని ప్రకారం ΔHR1 అనేది రియాక్షన్ 1 యొక్క ఎంథాల్పీ చేంజ్ ఇది 161400 కు సమానం ఇదిఒక గ్రామ్ మోల్కు కిలోకలోరీ అప్పుడు ఇది 66012 5 కిలోకలోరీగా వస్తోంది ఇక్కడ 5 కిలోల Fe3O4 రియాక్షన్ 2 ద్వారా మార్చబడుతుంది ఇది బేసికల్ గా 5232 కిలోల మోల్ అప్పుడు అది 0 022 కిలోల మోల్ అవుతుంది రియాక్షన్ 2 యొక్క ఎంథాల్పీ చేంజ్ 47700x0 022 కు సమానం అంటే 1049 4 కిలోకలోరీ ఈ రెండు రియాక్షన్ ల యొక్క మొత్తం ఎంథాల్పీ చేంజ్ ΔHRxn రియాక్షన్ 1 ΔHRxn రియాక్షన్ 2 ΔHRxn కాబట్టి ΔHR1ΔHR2 అని చెప్పగలను ఇక్కడ మొదటిది 66012 5రెండవది 1049 4 కాబట్టి మొత్తం 67061 9 కిలోకలోరీ ఇక్కడ హీట్ రిక్విర్మెంట్ q ఇది బేసికల్ గా qHpHR HR మొదటి పదం ప్రోడక్ట్ రెండవ పదం రియాక్షన్ మరియు చివరి పదం హీట్ అఫ్ రియాక్షన్ ఇంతకుముందు మేము దీనిని 38091 5 గా లెక్కించాము హీట్ అఫ్ రియాక్షన్ 67061 9 మరియు ఆ రియాక్టెంట్ కంపోనెంట్స్ ఏర్పడటం వలన ఎంథాల్పీ చేంజ్ 9639 కాబట్టి చివరకు ఇది 38091 9 963995514 4 కిలోల కేలరీలు ఈ మెటాలిక్ ఐరన్ తో పాటు ఇతర గాసీయోస్ కంపోనెంట్స్ లను పొందడానికి మాగ్నెటైట్ ఓర్ ను బంధించడానికి ఈ మాస్ ఆఫ్ హీట్ అవసరం కాబట్టి ఈ విధంగా రియాక్షన్ లలో పాల్గొనే అవసరమైన మెటీరియల్స్ లేదా సరఫరా చేయబడిన మెటీరియల్స్ ను తెలుసుకోవడానికి మేము మెటీరియల్ బాలన్స్ తో పాటు ఎనర్జీ బాలన్స్ ను చేయవచ్చు రియాక్షన్ ఎంథాల్పీ చేంజ్ ఆధారంగా ఆ ఓర్ యొక్క పూర్తి కంబషణ్ కి అవసరమైన హీట్ మనకు ఉంటుంది రియాక్షన్ ప్రకారం మెటల్ యొక్క మెటాలిక్ ఫామ్ కనుగొనండి మేము ఆ రియాక్షన్ ఆధారంగా ఓపెన్ ప్రాసెస్ గురించి చర్చిస్తాము ఇప్పుడు రియాక్షన్ క్లోజ్డ్ ప్రాసెస్లో జరుగుతుంటే మరియు వాల్యూమ్ కాన్స్టాంట్ గా ఉంచబడిన వ్యవస్థలో ఇది జరుగుతుంటే ఆ సందర్భంలో రియాక్షన్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ లో చేంజ్ జరుగుతుంది మరియు మీరు ఇంటర్నల్ ఎనర్జీ యొక్క చేంజ్ ను కనుగొనవలసి ఉంటుంది క్లోజ్డ్ సిస్టమ్లో రియాక్టెంట్లు మరియు ప్రోడక్ట్ యొక్క కంబషణ్ సమయంలో మోల్స్ సంఖ్య మారుతుంది అక్కడ వివిధ కంపోనెంట్స్ ఏర్పడతాయి ఇప్పుడు రియాక్టెంట్ మోల్స్ సంఖ్య మారుతుంది మోల్స్ సంఖ్యలో చేంజ్ ప్రోడక్ట్ మరియు రియాక్టెంట్ మధ్య స్టోయికియోమెట్రిక్ కోఎఫిసిఎంట్ చేంజ్ కు సమానం ఆ రియాక్షన్ కారణంగా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను స్పెసిఫిక్ హీట్ పరంగా వ్రాయబడుతుంది ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ రియాక్షన్ యొక్క ఎంథాల్పీ చేంజ్ కు సమానం మరియు దానిని లెక్కించాలి టెంపరేచర్ మరియు క్లోజ్డ్ సిస్టమ్లో చేంజ్ కారణంగా స్టోయికియోమెట్రిక్ నిష్పత్తిలో చేంజ్ ఉంటుంది ఆ కారణంగా ప్రెజర్ కూడా మారుతుంది క్లోజ్డ్ సిస్టమ్ లోని రియాక్షన్ లోపల ప్రెజర్ మరియు వాల్యూమ్ మారుతూ ఉంటుంది దాని వల్ల ప్రోడక్ట్ యొక్క స్టోయికియోమెట్రిక్ కోఎఫిసిఎంట్ మరియు రియాక్షన్ యొక్క స్టోయికియోమెట్రిక్ కోఎఫిసిఎంట్ ఏమిటి క్లోజ్డ్ సిస్టమ్ లో ఆ రియాక్షన్ కారణంగా మోల్స్ యొక్క నెట్ అమౌంట్ మారుతుంది అక్కడ టెంపరేచర్ చేంజ్ కారణంగా ప్రెజర్ మరియు వాల్యూమ్ చేంజ్ ఉంటుంది దాన్ని ఇక్కడ ఈ పదం ద్వారా లెక్కించవచ్చు ఆ రియాక్షన్ ఆధారంగా ఇక్కడ ఈ ఈక్వెషన్ ద్వారా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను లెక్కించవచ్చు ఇక్కడ Vi అనేది గాసీయోస్ రియాక్టన్స్ లేదా ప్రొడక్ట్స్ కంపోనెంట్స్ యొక్క స్టోయికియోమెట్రిక్ ఎఫిసీఎంసీ అది ప్రొడక్ట్స్ కి పాజిటివ్ గా ఉంటుంది మరియు రియాక్టన్స్ కు నెగెటివ్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు మీరు 25 డిగ్రీల సెల్సియస్ మరియు 1 అట్మాస్పెర్ యొక్క స్టాండర్డ్ కండీషన్స్ లో కింది రియాక్షన్ యొక్క స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను లెక్కించాలి రియాక్షన్ C2H42Cl2 ఇది మీకు C2HCl3 ను లిక్విడ్ హైడ్రోజన్ క్లోరైడ్ వాయువుగా ఇస్తుంది ప్రామాణిక 25 డిగ్రీల సెల్సియస్ మరియు 1 అట్మాస్పెర్ వద్ద రియాక్షన్ యొక్క ఎంథాల్పీ చేంజ్ 420 5 కిలోజౌల్ మోల్ ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరిద్దాం

ఇప్పుడు రియాక్షన్ కోసం ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ΔU యొక్క ఈ ఈక్వెషన్ని వర్తించండి ఇది ఎంథాల్పీ చేంజ్ కాబట్టి ఈ ఈక్వెషన్ ఆధారంగా 420 5 RT R విలువ 8 314 అని ఇవ్వబడుతుంది అది జూల్మోల్ K లో ఉంది ఇక్కడ మీరు దానిని కిలోజౌల్గా మార్చాలి ఇక్కడ 1000 జూల్ బేసికల్ గా ఒక కిలోజౌల్ టెంపరేచర్ 298 15 కెల్విన్ 15 కెల్విన్xప్రొడక్ట్ సైడ్ స్టోయికియోమెట్రిక్ రేషియో రియాక్షన్ ఆ రియాక్షన్ ఏమిటి ఈ రియాక్షన్ ను ఇక్కడ వ్రాద్దాం గాసీయోస్ ఫామ్ లో ఉన్న C2H42Cl2 గాసీయోస్ ఫామ్ లో క్లోరిన్ వాయువు ఇక్కడ ఇది క్లోరోఫార్మ్ C2HCl3H2Hcl గాసీయోస్ ఫామ్ లో హైడ్రోజన్ క్లోరైడ్ గా ఏర్పడుతుంది ప్రొడక్ట్ సైడ్ స్టోయికియోమెట్రిక్ కోసం మేము ఆ లిక్విడ్ ఫామ్ పరిగణించలేదు కాబట్టి గాసీయోస్ ఫామ్ 11 మాత్రమే ఇది 011 ఇక్కడ మరియు ప్రొడక్ట్ సైడ్ ఇది C2H4 ఇది 1 మరియు తరువాత ఇది క్లోరిన్ దాని విలువ 2 కాబట్టి చివరకు మీరు దీన్ని పొందుతారు సరళీకరణ మరియు లెక్కింపు తర్వాత అది ఒక మోల్కు 418 02 కిలోజౌల్ అవుతుంది క్లోస్డ్ వెస్సెల్ లో రియాక్షన్ కారణంగా ఇది ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇక్కడ టెంపరేచర్ మాత్రమే మార్చవచ్చు ఇది అడియాబాటిక్ చాంబర్ లేదా క్లోజ్డ్ వెస్సెల్ అయితే టెంపరేచర్లో ఎటువంటి చేంజ్ ఉండదు మీరు దానిని కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద పరిగణించాలి మీరు టెంపరేచర్ చేంజ్ ను కలిగి ఉంటే ఈ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను ఎక్కడ లెక్కించాలో ఆ టెంపరేచర్ను పరిగణించాలి ఎంథాల్పీ బ్యాలెన్స్ లేదా ఎనర్జీ బ్యాలెన్స్ను అర్థం చేసుకోవడానికి మేము తగినంత ఉదాహరణలు చేశామని నేను అనుకుంటున్నాను హీట్ అఫ్ రియాక్షన్ క్యాలిక్లషన్ చేసాము రియాక్టన్స్ మరియు ప్రొడక్ట్ సైడ్ అనేక కంపోనెంట్స్ ఉంటే దాని రిఫరెన్స్ టెంపరేచర్ నుండి టెంపరేచర్ మారుతున్నప్పుడల్లా వాటి ఎంథాల్పీ ఎలా మారుతుందో మనం చూశాము ఓపెన్ మరియు క్లోజ్డ్ సిస్టమ్స్లో ఈ రియాక్షన్ తో మీరుఎనర్జీ బాలన్స్ ను అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను తరువాతి లెక్చర్ లో హీట్ ఎనర్జీ బాలన్స్ గురించి నేను మరింత చర్చిస్తాను ఆ కంబషణ్ సమయంలో ప్రోడక్ట్ మరియు రియాక్టన్స్ వైపు కంపోనెంట్స్ మరియు వాటి ఫార్మేషన్ ఆధారంగా ఎంథాల్పీ చేంజ్ ను ఎలా లెక్కించవచ్చు అనేది చూడాలి మీరు శ్రద్ధ చూపినందుకు థాంక్స్